సుస్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 40 మరియు మేము వెక్టర్స్ యొక్క లీనియర్ ఇండిపెండెన్స్ గురించి చర్చిస్తాము ముఖ్యంగా మేము ఈ రోజు వెక్టర్స్ యొక్క సరళ కలయికలను మరియు వెక్టర్స్ యొక్క ఈ లీనియర్ ఇండిపెండెన్స్ కవర్ ను వివరిస్తాము కాబట్టి సరళ కలయిక అంటే ఏమిటి ఈ రకం యొక్క వ్యక్తీకరణ 1v12v2 nvn ఈ లు వాస్తవ సంఖ్యల సమితి చెందిన వెక్టర్స్ రేఖీయ కలయిక v1v2vn అంటారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వెక్టర్స్ కోసం ఈ v1v2vnవ్యక్తీకరణ ఇక్కడ v λ1v12v2 nvn దీనిని ఈ లాంబ్డాలకు చెందిన ఈ వెక్టర్స్ యొక్క సరళ కలయిక అంటారు వాస్తవ సంఖ్యల సమితి కి మరియు ఇక్కడ ఒక రిమార్క్ చిన్న రిమార్కులు కాబట్టి v అనేది R కంటే ఎక్కువ వెక్టర్ స్థలానికి చెందినది ఇది V ఒక వెక్టర్ స్పేస్ మరియు v ఈ వెక్టర్ స్పేస్ యొక్క సంఘటన V అనేది v1v2vnలోని సరళ కలయిక కాబట్టి ఇవన్నీ V లోని వెక్టర్స్ మరియు ఈ v అనేది v1v2vn యొక్క సరళ కలయిక అని మేము పిలుస్తాము అక్కడ స్కేలర్లు 12n ఉన్నట్లయితే అవి R కి చెందినవి ఎందుకంటే V వీటిని స్కేలర్ల వలె మేము ఈ v నివ్రాసిన ఇక్కడ v ను ఇతరాల సరళ కలయికగా వ్రాయవచ్చు అప్పుడు v అనేది వెక్టర్స్ యొక్క సరళ కలయిక v1v2vn అని పిలుస్తాము మనం ఈ v 1v12v2 nvn ను రాయగలిగితే అప్పుడు మేము ఈ వెక్టర్ v అని పిలుస్తాము ఇది మళ్ళీ ఈ వెక్టర్ అనేది వెక్టర్ స్పేస్ నుండి మనం మాట్లాడుతున్న సాధారణ పదం అవి మాత్రికలు కావచ్చు అవి బహుపది మొదలైనవి కావచ్చు కాబట్టి ఇక్కడ ఇచ్చిన v ఇక్కడ ఈ ఇతర వెక్టర్స్ యొక్క సరళ కలయికగా వ్రాయవచ్చు అప్పుడు ఇది వెక్టర్స్ యొక్క సరళ కలయిక v1v2vn అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ ఉదాహరణ ఈ నాలుగు వెక్టర్లను తీసుకుంటాము α435Tβ013Tγ211Tδ422T ఇప్పుడు మనకు ఈ క్రింది ప్రశ్నలు ఉన్నాయి అనేది యొక్క సరళ కలయిక కాదా అని పరిశీలించాలనుకుంటున్నాము మరియు ఈ బీటా యొక్క సరళ కలయిక అయితే మరియు ఈ మరియు ఈ లు మరియు ల సరళ కలయిక అవుతాయి కాబట్టి మేము ఈ ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇస్తాము మొదటి సమాధానం అనేది మరియు ల యొక్క సరళ కలయిక అయితే మేము ఈ ఆల్ఫా ను యొక్క 1β 2గా వ్రాయవచ్చు అప్పుడు మేము ఈ ఆల్ఫా యొక్క ఒక రేఖీయ కలయిక మరియు అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు అలా చేయాలంటే అది సాధ్యమేనా కాదా అని మేము తనిఖీ చేస్తాము మరియు చివరికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి సరళ సమీకరణాల వ్యవస్థతో సాధారణంగా ముగిస్తాము మరియు సరళ సమీకరణాల యొక్క ఈ వ్యవస్థను మనం పరిష్కరించుకోవాలి మనం మళ్ళీ ఇలా వ్రాయగలము 4 3 5 10 1 3 22 1 1 1 12 2 కాబట్టి సహజంగానే ఈ ఆల్ఫా సరళ కలయిక ఇది మనం చూసిన బీటా మరియు గామా యొక్క సరళ కలయిక మరియు ఈ ఉదాహరణలో మనం చూశాం ఇప్పుడుఅయితే రెండవదాన్ని తనిఖీ చేస్తాము ఇది యొక్క సరళ కలయిక 0 1 3 12 1 1 24 2 2 కాబట్టిఇక్కడ ఈ రెండు సమీకరణాలు సంతృప్తి పరిచేటటువంటి λ ను కనుగొనేందుకు సాధ్యం కాకపోతే మొదటి దాని గురించి మర్చిపోవాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు బీటాకు సంబంధించి ఈ 1γ 2కి సమానం అని సంతృప్తి పరిచే మనకు దొరకదు కాబట్టి మనకు ఇప్పుడు ఏమి లభిస్తుంది అంటే ఈ బీటా ఇక్కడ గామా మరియు డెల్టా యొక్క ఈ రెండు అంశాల సరళ కలయిక కాదు కాబట్టి ఇది అస్థిరమైన వ్యవస్థ మరియు దీనికి పరిష్కారం లేదు మరియు అందువల్ల బీటా యొక్క సరళ కలయిక కాదు ఇప్పుడు ఇక్కడ మూడవ దానికి వస్తే అనేది β యొక్క ఒక సరళ కలయిక మేము కేవలం ఇక్కడ ఈ సందర్భంలో 1 లో చూసాము ఇక్కడ వుంది మరియు ఇక్కడ మనం కలిగి వున్నాం మరియు మనకు వుంది ఈ అనేది మరియు యొక్క ఒక సరళ కలయిక మరియు ఇది ఈ సంబంధం అనేది ప్లస్ 2 కి సమానం మరియు ఇప్పుడు మేము అడుగుతున్నాం అనేది మరియు యొక్క దీర్ఘ కలయిక కాబట్టి సహజంగా గామా అనేది మరియు యొక్క ఒక రేఖీయ కలయిక మరియు మేము నిరూపించటానికి ఏమి లేదు ఎందుకంటే మొదటి భాగంలో మేము ఇప్పటికే అనేది ప్లస్ 2 కి సమానమని చూపించాము మరియు మేము సహజంగా అనేది మైనస్ సగానికి సమానం కాబట్టి అనేది మరియు ల సరళ కలయిక ఈ సమస్య భాగం 1 నుంచి అల్పమైనది సరే బాగుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తదుపరి అంశానికి వెళుతున్నాం వెక్టర్స్ యొక్క సరళ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నాం మరియు మనకు ఇక్కడ ఏమి ఉంది కాబట్టి V అనేది మనం తీసుకునే వెక్టర్ స్పేస్ మరియు తరువాత పరిమిత వెక్టర్స్ కాబట్టి v1v2vn ఈ వెక్టర్ స్పేస్ యొక్క V అయితే ఇది సరళంగా స్వతంత్రంగా చెప్పబడుతుంది 1v12v2 nvn 0⟹12 n 0 i స్కేలర్స్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన ఈ వెక్టర్స్ యొక్క సరళ స్వాతంత్య్రమును మనం ఇక్కడ మళ్ళీ పరిశోధించవచ్చు కాబట్టి ఈ సరళ స్వాతంత్య్రం కోసం మనం ఏమి తనిఖీ చేయాలి ఇచ్చిన ఈ సరళ కలయిక 1v12v2 nvn 0 ఈ సమీకరణాలను పరిష్కరించిన తరువాత మనకుగా మాత్రమే ఈ 12 N 0 పరిష్కారం లభిస్తే అప్పుడు మేము ఈ సమితి సరళంగా స్వతంత్రమని పిలుస్తాము కాని మనకు మరికొన్ని ఇతర పరిష్కారాలు లభిస్తే అవి λ యొక్క సున్న కానీ పరిష్కారాలు ఇక్కడ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో అవి స్వతంత్రులు కాదు కాబట్టి ఈ ఉదాహరణను పరిశీలిద్దాం కాబట్టి ఇక్కడ మేము ఈ మూడు వెక్టర్స్ v11 10v201 1v3001 తీసుకున్నాము కాబట్టి ఈ వ్యక్తీకరణ 1v12v23v3 0 1 12 23000 ⟹123 0 ఇచ్చిన సమితిని ఇప్పుడు పరిశీలిస్తాము వెక్టర్స్ సరళంగా స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి సహజంగానే మనం ఇక్కడ పిలిచే లాంబ్డా కోసం స్వల్ప పరిష్కారం 0 0 0 కానీ మనకు కొంత అల్పమైన పరిష్కారం ఉందా లేదా అని మీరు చూస్తారు మీకు సున్నా పరిష్కారం అయిన అల్పమైన పరిష్కారం మాత్రమే ఉంటే అప్పుడు మేము అవి సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని పిలుస్తాము కాబట్టి మనం ఇక్కడకు వచ్చే ఏకైక అవకాశం అది ఒక ప్రత్యేకమైన పరిష్కారం సాధారణంగా మనం కూడా ఈ వృద్ధి చెందిన మాత్రిక రూపంలో దిగి అక్కడ నుండి ఈ అడ్డు వరుస ఎచెలాన్ రూపానికి తగ్గించడం కూడా మనం గమనించగలం ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందడం లేదా మనకు అనంతమైన అనేక పరిష్కారాలు లభిస్తున్నాయి లేదా ఇది సహజంగానే పరిష్కారం కాదు ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఈ సజాతీయ సమీకరణం యొక్క వ్యవస్థ ఇది ఎల్లప్పుడూ కనీసం అల్పమైన పరిష్కారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ వెక్టర్స్ సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని ఇక్కడ మనం చూశాము మరియు v10 0v21 2 సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని చెప్పే రెండవ ఉదాహరణను ఇప్పుడు పరిశీలిస్తాము ఈ సున్నా వెక్టర్ సెట్లో ఉన్నప్పుడల్లా తనిఖీ చేయడం చాలా చిన్న పని ఎందుకంటే మనం ఈ సమానత్వాన్ని ఎల్లప్పుడూ పరిగణించవచ్చు 10 021 2 0 0 మరియు సున్నా వెక్టర్ ఉన్నందున నేను ఇక్కడ ఏదైనా లాంబ్డాను తీసుకోవచ్చు ఇక్కడ నేను ఏదైనా లాంబ్డాను తీసుకోవటం ఇక్కడ పెద్ద విషయం కాదు ఆపై 0 విలువ 2 కి మరియు సమీకరణం సంతృప్తి చెందుతుంది ఎందుకంటే ఈ 0 తో మనకు ఇప్పుడు ఇక్కడ సున్నా వెక్టర్ ఉంది మరియు నేను ను ఎంచుకోవచ్చు ఇంకా ఇది సున్నా వెక్టర్ మరియు 10 001 20 0 కాబట్టి అన్ని 1 వాస్తవ సంఖ్యల కోసం ఈ సెట్ నుండి ఈ సమీకరణం సంతృప్తి చెందుతుంది మరియు అందువలన మేము ఒక సున్నా లేని పరిష్కారం పొందడానికి లు ఈ సందర్భంలో సున్నా కానీ ఇవి అనంత అవకాశాలను పొందడానికి ఉంటాయి వారు మేము ఈ సున్నాకు జోడిస్తాము ఇక్కడ మరియు అందువల్ల ఈ సెట్ సరళంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వెక్టర్స్ సమితిలో మనకు సున్నా వెక్టర్ ఉన్నప్పుడల్లా ఈ వెక్టర్స్ సరళంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 0 సెట్లోని వెక్టర్లలో ఒకటి ఆపై సెట్ సరళంగా ఆధారపడి ఉండాలి మరియు మరియు ఈ సమస్య 3 లో మేము ఈ వెక్టర్లను పరిశీలిస్తాము v1111Tv2110Tv3100Tv4 ను101t సరళంగా స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఈ 4 వెక్టర్లను తీసుకున్నారు మరియు అవి సరళంగా స్వతంత్రంగా ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేయాలనుకుంటున్నాము లేదా అవి సరళంగా ఆధారపడి ఉన్నాయా అదే విధానాన్ని మేము ఇప్పుడు కొనసాగిస్తాము కాబట్టి మేము ఈ సరళ కలయికను ఇక్కడ పరిశీలిస్తాము మరియు అది 0 కి సెట్ చేయబడుతుంది కాబట్టి మేము 1v12v23v34v4 0 1234 012 014 0 కాబట్టి ఈ మూడు సమీకరణాలు ఈ సరళ కలయిక నుండి బయటకు వస్తాయి ఎందుకంటే ప్రతి వెక్టర్ లో మూడు భాగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దీనిని కలిగి ఉన్నందున లాంబ్డా కోసం మేము పరిష్కరించాలనుకునే ఈ సమీకరణాల విధానం ఎల్లప్పుడూ ఈ వృద్ధి చెందిన మాత్రిక రూపంలో వ్రాసి ఆపై ఈ తొలగింపును చేయండి లేదా ఈ వరుస ఎచెలాన్ రూపానికి తగ్గించండి మరియు అక్కడ నుండి మేము ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందుతున్నామా లేదా ప్రత్యేకమైన పరిష్కారం పొందలేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ సమీకరణాల వ్యవస్థ కోసం ఇక్కడ మేము ఈ వృద్ధి చెందిన మాత్రికను వ్రాసాము b0 0 0 కుడి వైపు మనం ఇక్కడ సున్నా వెక్టర్ ఉంచిన సున్నా వెక్టర్ ఆపై దానిని ఎచెలాన్ రూపానికి తగ్గించవచ్చు ఈ సందర్భంలో ఇది చాలా సులభం ఎందుకంటే ఈ మొదటి వరుస అలాగే ఉంటుంది b0 0 0 కాబట్టి ఇక్కడ మేము దీనిని పిలుస్తాము మరియు మా మునుపటి ఉపన్యాసాల నుండి మీరు ఇప్పటికే గుర్తుంచుకుంటే 4దానికి అనుగుణంగా ఉంటుంది ఇది మరియు దీనిని మేము స్వతంత్ర చలరాశి అని పిలుస్తాము ఈ సందర్భంలో ఉచిత వేరియబుల్ ఒకటి మరియు ఇవి ఆధారిత వేరియబుల్స్ 1 2 3 4 కాబట్టి ఇక్కడ పరిష్కార వ్యవస్థలో ఉచిత వేరియబుల్ ఉన్నందున మనం సహజంగానే ఇప్పుడు పరిష్కారం యొక్క అనంతమైన అవకాశాలను పొందుతున్నాము మరియు పరిష్కారం యొక్క అనంతమైన అనేక అవకాశాలను ఒకసారి కలిగి ఉన్నట్లయితే ఆ వ్యవస్థ సరళంగా స్వతంత్రంగా ఉండదు ఎందుకంటే ఏకైక పరిష్కారం మనకు 1 ఇది లేదు మరియు మిగిలిన ఈ లు ఇవన్నీ 0 కి సమానం కాబట్టి ఈ విషయంలో మేము ఇప్పుడు చాలా పరిష్కారాలను అనంతమైన అనేక పరిష్కారాలు కలిగివున్నాం ఎందుకంటే ఈ 4 స్వతంత్ర వేరియబుల్ మరియు మనం కావలసినదాన్ని ఎంచుకోవచ్చు కాబట్టి 4 ఉదాహరణకు మనం 1 గా తీసుకున్నాము ఆపై ఈ సమీకరణం నుండి మనం ఈ 3 12 11 1 పొందవచ్చు కాబట్టి ఈ యొక్క ఈ ఎంపిక కోసం మేము పొందుతున్నాము 4 ఇతర లాంబ్డాలు ఇక్కడ 3 12 11 1 కాబట్టి అంటే మేము ఇక్కడ ఈ సంబంధాన్ని పొందుతున్నాము కాబట్టి సహజంగానే వారు ఆధారపడి ఉంటారు వారు స్వతంత్రులు కాదు మరియు వారు ఈ సంబంధంతో ఒకరిపై ఒకరు ఆధారపడతారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వెక్టర్స్ సమితి సరళంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న మరో సమస్య ఇప్పుడు ఈ సెట్ను పరిశీలిస్తాము v1211Tv2122Tv3111t ఇది సరళంగా స్వతంత్రంగా ఉందా లేదా అని కాబట్టి మునుపటి దానికి తిరిగి రావడం మన దగ్గర ఉన్నది ఇటువంటి మరొక సదృశమైన సమస్య కాబట్టి మనకు ఇక్కడ నాలుగు వెక్టర్స్ ఉన్నాయి మరియు మా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఈ నిలువు వరుసలను కలిగి ఉంది ఈ వెక్టర్స్ అన్నీ ఇక్కడ నిలువు వరుసలు b0 0 0 కాబట్టి మేము ఇవన్నీ ఇక్కడ నిలువు వరుసలలో ఉంచాము మరియు కుడి వైపు ఈ b ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది మనం దీనిని 0 0 0 కూడా వ్రాయవలసిన అవసరం లేదు ఎల్లప్పుడూ ఎందుకంటే అది మారదు కాబట్టి మనం A తోనే సాధన చేయవచ్చు మరియు ఈ అడ్డు వరుసను ఈ ఎచెలాన్ రూపాన్ని ఒక రో ను అక్కడ నుండి తగ్గించి పరిష్కారం యొక్క ఉనికిని మనం నిర్ధారించవచ్చు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ మూడు వెక్టర్స్ ఉన్న క్రొత్త సమస్యకు తిరిగి రావడం మరియు మీరు ఈ వెక్టర్స్ యొక్క లీనియర్ ఇండిపెండెన్స్ ని తనిఖీ చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం ఏమి పరిగణిస్తాము సరళ సమీకరణాల వ్యవస్థ ద్వారా మనం ఇంతకుముందు ఏర్పడిన వృద్ధి చెందిన మాత్రికను నేరుగా పరిశీలిస్తాము కాబట్టి ఇప్పుడు మేము దీనిని ఈ రెడ్యూస్డ్ ఎచెలాన్ రూపానికి తగ్గిస్తాము ఇది ఈ సందర్భంలో చాలా సులభం b0 0 0 కాబట్టి మేము చివరకు పొందుతాము ఈ అడ్డు వరుస ఎచెలాన్ రూపాన్ని తగ్గించింది మరియు ఇప్పుడు మన దగ్గర ఇది పివట్ ఎలిమెంట్ మరియు ఈ మూడవ కాలమ్ పివట్ ఎలిమెంట్ ఉండదు కాబట్టి మనకు ఈ రెండు పివట్ అంశాలు ఇక్కడ ఉన్నాయి ఇది 0 అడ్డు వరుసలు మరియు ఇప్పుడు మనం ముగించేది ఏమిటి కాబట్టి మనకు ఫ్రీ వేరియబుల్ ఉంది ఈ 3 కాలమ్ 3 కు అనుగుణమైన ఫ్రీ వేరియబుల్ ఉంది ఇది ఒక ఫ్రీ వేరియబుల్ మరియు మనకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు కాబట్టి గణన యొక్క సరళత కొరకు మేము 3 3ని తీసుకున్నాము ఆపై ఈ 2 మరియు 1 ఈ సమీకరణ సంఖ్య 2 నుండి మరియు సమీకరణ సంఖ్య 1 నుండి మనం పరిష్కరించిన తర్వాత మిగతా 2 ను పొందుతాము ఒకసారి 3 ను కూడా పరిష్కరించాలి ఇక్కడ ఏ ఇతర 3 మేము ఎంచుకోవడానికి స్వేచ్ఛగా 3ని తీసుకోవచ్చు కాబట్టి ఈ కలయికతో మనం ఉదాహరణకు v1v2 3v3 0 ను పొందుతున్నాము మరియు ఎంచుకుంటే ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి మనకు 3 ని 1 గా ఎంచుకుంటే 2 మరియు 1 లేదా వేరే సంఖ్య లభిస్తుంది ఈ 3 తదనుగుణంగా ఈ 1 మరియు 2గా మారుతుంది కాబట్టి మేము ఇక్కడ ఏకైక ప్రాతినిధ్యం ఖచ్చితంగా కాకుండా వీలైనన్ని ప్రాతినిధ్యాలు కలగివున్నాం కానీ అది ఈ వెక్టర్స్ రేఖీయ ఆధారిత మరియు ఇప్పటికే ఇక్కడ వాటి మీద ఆధారపడటం కోసం ఇక్కడ సంబంధాలు ఒకటి అని చెప్పే v1v2 3v3 ఆ సందర్భంలో మేము చూపించిన 1 డిపెండెన్సీ మరియు ఈ సెట్ సరళంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది ఇది వెక్టర్స్ యొక్క లినియర్ ఇండిపెండెన్స్ గురించి వెక్టర్ ఖాళీలను పరిశీలిస్తున్నప్పుడు ఇది మళ్ళీ చాలా ముఖ్యమైన అంశం ఇది మేము తదుపరి ఉపన్యాసంలో మా చర్చను కొనసాగిస్తాము మరియు వెక్టర్స్ యొక్క ఈ సరళ కలయిక l1v12v2 nvn 0 మేముగా ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందినట్లయితే ఈ సమీకరణం నుండి 12 n0 బయటపడితే ఈ సమితి సరళంగా స్వతంత్రంగా ఉందని మేము పిలుస్తాము ఎందుకంటే మనం ఒకదానిపై మరొకటి వెక్టార్లపై ఆధారపడటం లేదు ఎందుకంటే ఈ సంబంధం నుండి బయటకు వచ్చే ఏకైక అవకాశం ఇదే కాబట్టి ఈ వెక్టర్లలో మనం ఎటువంటి డిపెండెన్సీని వ్రాయలేము మరియు ఈ కారణంగా మేము ఈ లినియర్ ఇండిపెండెన్స్ ని స్వతంత్రంగా పిలుస్తాము మేము నాన్ జీరో పరిష్కారాన్ని పొందుతున్నప్పుడల్లా మరియు అనంతమైన అనేక పరిష్కారాల విషయంలో ఇది ఉంటుంది కాబట్టి ఈ సంబంధాలను వ్రాయడానికి ఇప్పుడు మనకు చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి 1 ను ఇంకొక విధముగా వ్రాయవచ్చు మరియు మనం లినియర్లీ డిపెండెంట్ గా అని పిలుస్తాము కాబట్టి ఆ సందర్భంలో ఆ వెక్టర్స్ లినియర్లీ డిపెండెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ఉపన్యాసంలో మేము ఉపయోగించిన సూచనలు ఇవి మరియు మీ శ్రద్ధకు ధన్యవాదాలు